మనం ప్లానర్ సర్క్యూట్లు మరియు మెష్ లను నిర్వచించాము ఇప్పుడు మేము మెష్ అనాలసిస్ చేస్తాము మొదటి రకం సర్క్యూట్ తీసుకుందాము ఇది రెసిస్టర్లు మరియు ఇండిపెండెంట్ ఓల్టేజ్ సోర్స్ మాత్రమే కలిగి ఉంది ఇది నోడల్ అనాలసిస్ మాదిరిగానే ఉందని మీరు చూడవచ్చు మేము మొదట నోడల్ అనాలసిస్ కు అత్యంత అనుకూలమైనదిగా ఉండే రెసిస్టర్లు మరియు ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ లతో కూడిన సర్క్యూట్ను మాత్రమే చూసాము అదేవిధంగా మెష్ అనాలసిస్ కోసం రెసిస్టర్లు మరియు ఇండిపెండెంట్ ఓల్టేజ్ సోర్స్ తో కూడిన సర్క్యూట్ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి ఒక సర్క్యూట్ తీసుకుందాం దీనిలో V1 అలాగే R11 R13 R12 R23 R22 మరియు R33 దీనిని V2 గా గుర్తించండి మనకి ఇక్కడ మూడు మెష్ లు కనపడుతున్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఇంకోటి మరొకటి ఇక్కడ కాబట్టి ప్లానర్ సర్క్యూట్లో వీటిని సులభంగా గుర్తించవచ్చు నేను ఇప్పుడు మెష్ కరెంట్ అనబడే కరెంట్ వేరియబుల్ ని గుర్తించుతాను కన్వెన్షన్ ప్రకారం వీటిని పాజిటివ్ డైరెక్షన్ లో తీసుకుంటాం వీటిని వరుసగా మెష్ కరెంట్ i1 మెష్ కరెంట్ i2 మరియు మెష్ కరెంట్ i3 అనుకుందాం వాటి ఉద్దేశ్యం ఏమిటో తర్వాత వివరిస్తాను దీని అర్థం ఏమిటంటే నేను ఒక్కొక్క మెష్ని తీసుకొని దాని లోపల కరెంటు ని గుర్తిస్తాను ఈ బ్రాంచ్ కరెంటు మెష్ కరెంట్ తో సంబంధం కలిగి ఉంటాయి ఒక బ్రాంచ్ కేవలం ఒక్క మెష్ తో సంబంధం కలిగి ఉంటుంది ఇక్కడ R11 అలాగే V1 ఉన్నట్లుగా ఇవి మెష్ నంబర్ 1 కు మాత్రమే చెందినవి అప్పుడు వీటి ద్వారా ప్రవహించే కరెంటు మెష్ కరెంటు తో సమానం అవుతుంది ప్రతి మెష్ లోపల ప్రవహించే కరెంటు సవ్యదిశలో ఉంటుంది బ్రాంచ్ కరెంట్ ని పరిశీలిస్తే బ్రాంచ్ కేవలం ఒక్క మెష్ కి మాత్రమే చెందినట్లు అయితే అప్పుడు బ్రాంచ్ కరెంటు మెష్ కరెంట్ కి సమానం అవుతుంది అటువంటి వాటిని గుర్తిస్తాం R11 లోపల ఈ దిశ లో ప్రవహించే కరెంటు I1 దీని విలువ ఇంకా కనుగొనలేదు బ్రాంచ్ కరెంటు మెష్ కరెంట్ కి మధ్య సంబంధం గమనిస్తున్నాను నేను ముందుగానే కరెంట్ లను గుర్తించాను ఇప్పుడు బ్రాంచ్ కరెంట్ ను మెష్ కరెంట్ రూపంలో వ్యక్తపరుస్తాను ఇది కొంతవరకు నోడ్ వోల్టేజీలను తీసుకొని తరువాత ప్రతి బ్రాంచ్ యొక్క ఓల్టేజ్ నోడ్ ఓల్టేజ్ లకు గల సంబంధం వ్రాయడం లాంటిది ఇక్కడ కరెంటు I1 ఉంది I2 కరెంటు సరైన దిశలో తీసుకోవాలి ఇది R22 మరియు V2 గుండా ప్రవహిస్తుంది అలాగే I3 కరెంటు R33 గుండా ఈ దిశలో ప్రవహిస్తుంది I1 I2 I3 విలువలను తరువాత కనుగొందాము బ్రాంచ్ ఒకటి కన్నా ఎక్కువ మెష్ లకు చెంది ఉంటే అంటే రెండు మెష్ లకు మధ్యన ఉంటే అప్పుడు బ్రాంచ్ కరెంటు మెష్ కరెంటు ల మొత్తానికి సమానం అవుతుంది మీరు మెష్ కరెంట్ అన్నిటిని సవ్యదిశలో అంటే అన్నింటిని ఒకే దిశలో తీసుకున్నారు కాబట్టి బ్రాంచ్ కరెంటు ఆ రెండు మెష్ కరెంట్ ల మీద ఆధారపడి ఉన్నాయి ఇక్కడ బ్రాంచ్ కరెంట్ అనేది రెసిస్టర్ R12 గుండా కిందికి ప్రవహించే కరెంటు i1 మరియు R12 గుండా పైకి ప్రవహించే కరెంటు i2 ల మొత్తానికి సమానం ఇది ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది వాటిలో ఒకటి ఒక దిశలో ప్రవహిస్తుంది మరొకటి వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది కాబట్టి రెండు మెష్లకు చెందిన బ్రాంచ్ లో ప్రవహించే కరెంటు ఆ రెండు మెష్ ల యొక్క కరెంటు ల మధ్య భేదానికి సమానం అవుతుంది ఇక్కడ పరిశీలిస్తే R12 లో కిందికి ప్రవహించే కరెంటు i1 i2 R23 లో కిందికి ప్రవహించే కరెంటు i2 i3 R13 లో కిందికి ప్రవహించే కరెంటు i1 i2 ఈ బ్రాంచ్ లు ఒకటి కంటే ఎక్కువ మెష్ లకు చెంది ఉన్నాయి కాబట్టి వాటిలో ప్రవహించే కరెంటు ఆ రెండు కరెంట్ మధ్య భేదానికి సమానం అవుతుంది ఇప్పుడు నోడల్ అనాలసిస్ మరియు మెష్ అనాలసిస్ మధ్య సారూప్యతను చూడండి నోడల్ అనాలసిస్ లో ఏదైనా బ్రాంచ్ యొక్క ఓల్టేజి దాని చివరన ఉన్న ఏదైనా నోడ్ ఓల్టేజ్ కి సమానం అవుతుంది బ్రాంచ్ ఏదైనా నోడ్ మరియు రిఫరెన్స్ నోడ్ కి మధ్య అనుసంధానం అయినప్పుడు బ్రాంచ్ యొక్క ఓల్టేజ్ మనం సాధన చేసి కనుగొన్నాం బ్రాంచ్ అనేది రెండు నోడ్ ల మధ్య వీటిలో కనీసం ఏ ఒక్కటి రిఫరెన్స్ నోడ్ కానప్పుడు బ్రాంచ్ యొక్క ఓల్టేజ్ ఆ రెండు నోడ్ ల ఓల్టేజ్ వ్యత్యాసానికి సమానం అవుతుంది అలాగే మెష్ అనాలసిస్ లో బ్రాంచ్ అనేది సర్క్యూట్ యొక్క అంచులో ఉన్నప్పుడు అది కేవలం ఒక మెష్ కి చెంది ఉంటే అప్పుడు ఆ కరెంటు ఆ మెష్ కరెంట్ కి సమానం అవుతుంది ఒకవేళ బ్రాంచ్ రెండు మెష్ ల మధ్య ఉంటే కరెంటు ఆ రెండు మెష్ కరెంట్ ల వ్యత్యాసానికి సమానం అవుతుంది ఇక్కడ ఒక తేడా ఏమిటంటే నోడ్ ఓల్టేజ్ ల వలె కాకుండా మెష్ కరెంట్ సర్క్యూట్లో ఎక్కడా ప్రవహించే కరెంట్ను సూచించకపోవచ్చు నా ఉద్దేశ్యం ఏమిటంటే నోడ్ ఓల్టేజ్ లు మీరు ఎల్లప్పుడూ మల్టీమీటర్ తో కొలవవచ్చు నోడ్ x మరియు రిఫరెన్స్ నోడ్ మధ్య ఓల్టేజ్ తెలుసుకోవాలంటే మీరు వోల్టమీటర్ తీసుకొని రిఫరెన్స్ నోడ్ మరియు నోడ్ x మధ్య అనుసంధానం చేయడం ద్వారా మీరు ఆ ఓల్టేజ్ ను కొలవచ్చు ఇప్పుడు మెష్ కరెంట్ ఏ ఒక్క బ్రాంచ్ కరెంట్ కి చెందకపోతే ఆ కరెంట్ సర్క్యూట్లో ఎక్కడా ప్రవహించడం లేదని అర్థం ఉదాహరణకి నా వద్ద ఒక సర్క్యూట్ ఉంది దీని గ్రాఫ్ ఇలా కనిపిస్తుంది ఇవన్నీ నోడ్లు కానీ ఇక్కడ మనం కరెంటును పరిగణిస్తున్నాము అన్నిటికన్నా లోపల ఉండే ఈ మెష్ లో కరెంటుని పరిగణించండి మీరు ఈ మెష్ను మూసివేసే ఈ నాలుగు బ్రాంచ్ లను చూస్తే వాటి కరెంటు ఈ మెష్ కరెంట్తో సమానం కాదు ఆ బ్రాంచ్ కరెంట్ ఈ మెష్ కరెంట్ మైనస్ దాని చుట్టూ ఉండే ఏ ఇతర మెష్ కరెంట్ సమానం కావచ్చు కాబట్టి ఈ మెష్ కరెంట్ ని పరిశీలిస్తే మీరు సర్క్యూట్ యొక్క ఏదైనా బ్రాంచ్ లో ఈ మెష్ కరెంట్ను కొలవలేరు కాబట్టి ఒక విధంగా ఇది సహాయక వేరియబుల్ లాంటిది దీనిని సర్క్యూట్లో కనుగొనవచ్చు లేదా కనుగొనకపోవచ్చు మీరు బయటి మెష్కు సంబంధించిన మెష్ కరెంట్ తీసుకుంటే అప్పుడు ఈ మెష్ కరెంట్ ని ఆ బ్రాంచ్ యొక్క కరెంట్ని కొలవడం ద్వారా కొలవవచ్చు అయితే ఎరుపు రంగు లో ఉన్న మెష్ కి అది సాధ్యం కాదు సర్క్యూట్కు పరిష్కారం కనుగొన్నంత వరకు ఈ వేరియబుల్స్ సరిగ్గా సహాయపడతాయి మరియు మీరు నోడల్ అనాలసిస్ చేసిన విదంగా మెష్ అనాలసిస్ తో ముందుకు సాగవచ్చు మీరు మెష్ కరెంట్ నిర్వచనాన్ని అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను వాస్తవానికి మీరు వాటినిమెష్ కరెంట్ ఎల్లప్పుడూ ఒకే దిశలో పరిగణించండి నేను వాటిని సవ్యదిశలో గుర్తిస్తాను మీరు దాని నుండి ప్రతి బ్రాంచ్ కరెంట్ మెష్ కరెంట్కు సమానమని లేదా రెండు మెష్ కరెంట్ల మధ్య వ్యత్యాసం అని అర్థం చేసుకున్నారు